తరువాత మనం మరొక సమన్వయ నియంత్రణ ప్రోటోకాల్కి వెళ్తాము ఇది టైమ్స్టాంప్ ఆధారితమైనది మరియు ముఖ్యంగా ఇది లాక్లను ఉపయోగించదు ఇది లాక్ ఫ్రీ ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ను టైమ్స్టాంప్ ఆర్డరింగ్ లేదా TO ప్రోటోకాల్ అంటారు టైమ్స్టాంప్ ఆర్డర్ ప్రోటోకాల్ ఇది చాలా ముఖ్యం ఇది లాక్ ఫ్రీ కాబట్టి ఇది డేటా ఐటెమ్పై ఎలాంటి లాక్ను ఉపయోగించదు ముందుగా టైమ్స్టాంప్ అంటే ఏమిటి ప్రతి ట్రాన్సాక్షన్ లో అది ప్రారంభమైనప్పుడు ఒక నిర్దిష్ట టైమ్స్టాంప్ కేటాయించబడుతుంది ట్రాన్సాక్షన్ ప్రారంభ మైనప్పుడు దానికి టైమ్స్టాంప్ కేటాయించబడుతుంది దీనిని అని పిలుస్తారు ఇది T యొక్క టైమ్స్టాంప్ టైమ్స్టాంప్ అనేది లాజికల్ కౌంటర్ ఇది లాజికల్ సమయం ఇది వాస్తవ గోడ గడియారం సమయం లేదా ఏదైనా లాజికల్ కౌంటర్ కావచ్చు అలాంటిది ఇది ఆర్డర్ చేయబడింది ఇది కాబట్టి టైమ్స్టాంప్లు ఆర్డర్ చేయబడ్డాయి మరియు ఇది ఏదైనా లాజికల్ గడియారం ఇది ఆర్డర్ చేయబడిన లాజికల్ గడియారం ప్రతిసారి చాలా సరళంగా టిక్ ఇవ్వవచ్చు మరియు మీరు టైమ్స్టాంప్ ఒకటి తరువాత రెండు మరియు మొదలైనవి ఇవ్వాలి మరియు అది ఆర్డర్ చేయబడిన మరియు ఆర్డర్ చేసినంత వరకు ఏదైనా కావచ్చు కాబట్టి రెండు టైమ్స్టాంప్ల మధ్య మొదటి టైమ్స్టాంప్ కంటే రెండవ టైమ్స్టాంప్ తక్కువగా ఉందా లేదా సమానంగా ఉందా అని ఎల్లప్పుడూ నిర్ణయించవచ్చు అది ఎల్లప్పుడూ చేయవచ్చు అది అందుకు ఆదేశించబడింది కాబట్టి ట్రాన్సాక్షన్ కి ఇది టైమ్స్టాంప్ కనుక ఇది ప్రారంభమైనప్పుడు ట్రాన్సాక్షన్ ప్రారంభమైనప్పుడు టైమ్స్టాంప్ ఇవ్వబడింది అది ట్రాన్సాక్షన్ యొక్క టైమ్స్టాంప్ ఇప్పుడు ప్రతి డేటా ఐటెమ్ x కోసం రెండు టైమ్స్టాంప్లు నిర్వహించబడతాయి మొదటిది రైట్ టైమ్స్టాంప్ అని పిలువబడుతుంది ఇది x రాసిన ఏ ట్రాన్సాక్షన్ కైనా సంబంధించిన అతి పెద్ద టైమ్స్టాంప్ కాబట్టి అది x విజయవంతంగా వ్రాసింది కానీ ముఖ్యంగా దీని అర్థం ఏమిటంటే x అనేది డేటా అంశం మరియు ట్రాన్సాక్షన్ 1 దానిని వ్రాసింది మరియు ట్రాన్సాక్షన్ 2 అది రెండింటినీ వ్రాసింది కనుక ఇది అతిపెద్ద టైమ్స్టాంప్ కాబట్టి ట్రాన్సాక్షన్ లో ట్రాన్సాక్షన్ 1 ట్రాన్సాక్షన్ 2 కి ముందు ప్రారంభమైతే ట్రాన్సాక్షన్ 1 యొక్క టైమ్స్టాంప్ ట్రాన్సాక్షన్ 2 యొక్క టైమ్స్టాంప్ కంటే తక్కువగా ఉంటుంది అది ఆర్డర్ చేయబడినందున మొదలైనవి మరియు రెండూ x కి వ్రాసినట్లు అనుకుంటే ఇది అతిపెద్ద టైమ్స్టాంప్ని పొందుతుంది ఇది x కు ముఖ్యమైనది విజయవంతంగా వ్రాయబడిన ఏదైనా ట్రాన్సాక్షన్ కి సంబంధించిన అతి పెద్ద టైమ్స్టాంప్ ఇది మరియు రైట్ టైమ్స్టాంప్ మాదిరిగానే రీడ్ టైమ్స్టాంప్ ఉంది అదే నిర్వచనం ఇది ట్రాన్సాక్షన్ T యొక్క అతిపెద్ద టైమ్స్టాంప్ ఇది విజయవంతంగా x చదవబడుతుంది మరోసారి x మరియు ఈ విషయానికి వ్రాసిన వాటిలో ఇది అతిపెద్ద టైమ్స్టాంప్ కాబట్టి టైమ్స్టాంప్ ఆర్డర్ ప్రోటోకాల్ ఈ టైమ్స్టాంప్ను మాత్రమే ఉపయోగిస్తుంది కాబట్టి ఇది టైమ్స్టాంప్ని మాత్రమే ఉపయోగిస్తుంది మరియు మేము దానిని చూస్తాము కానీ తప్పనిసరిగా ఆ రకాన్ని చూపవచ్చు కాబట్టి టైమ్స్టాంప్లను ఉపయోగించే ప్రోటోకాల్లు ఎప్పటికీ నిలిచిపోవు ఎందుకంటే ట్రాన్సాక్షన్ ల మధ్య ఎల్లప్పుడూ కఠినమైన ఆర్డర్ ఉంటుంది ట్రాన్సాక్షన్ 1 ట్రాన్సాక్షన్ 2 కి ముందు ప్రారంభమైతే అది ఆర్డర్ 2 కంటే తక్కువ టైమ్స్టాంప్ కలిగి ఉండాలి మరియు టైమ్స్టాంప్ ఆధారంగా ట్రాన్సాక్షన్ యొక్క అవ్యక్త ప్రాధాన్యత క్రమం ఉన్నందున అది ఎప్పటికీ నిలిచి పోదు కాబట్టి టైమ్స్టాంప్ ఆర్డర్ ప్రోటోకాల్ లేదా దాని కోసం మీరు ఆలోచించే ఏదైనా ప్రోటోకాల్ కావచ్చు అది టైమ్స్టాంప్లను అడ్డుకోదు ఇది చాలా ముఖ్యమైన ప్రాపర్టీ అసలు ప్రోటోకాల్కి వస్తే అది చేసేది ఏమిటంటే దాని యొక్క ప్రాథమిక ఆలోచన ఏమిటంటే విరుద్ధమైన కార్యకలాపాలు టైమ్స్టాంప్ విషయాలను ఆర్డర్ చేసే ప్రాథమిక తత్వశాస్త్రం పరస్పర విరుద్ధమైన కార్యకలాపాలు టైమ్స్టాంప్ క్రమంలో అమలు చేయబడింది కాబట్టి రెండు ఆపరేషన్లు మరియు ఆపై తక్కువ టైమ్స్టాంప్ ఉంటే అది నిర్దిష్ట క్రమంలో అమలు చేయబడుతుంది టైమ్స్టాంప్ క్రమంలో అమలు చేయబడుతుంది ఇది ఇందులో ముఖ్యమైన భాగం ఇది టైమ్స్టాంప్ ఆర్డర్ ప్రోటోకాల్ అంటే ఏమిటో అంతర్దృష్టి లేదా తత్వశాస్త్రం మరియు మేము దాని వివరాల్లోకి వెళ్తాము కాబట్టి ఇదే విషయం అనుకుందాం ఒక ట్రాన్సాక్షన్ చదవడానికి అభ్యర్థిస్తోంది ఇది అభ్యర్థన అని గమనించండి ఎందుకంటే ఇది విజయవంతంగా ముగియవచ్చు లేదా సరిగా పూర్తి కాకపోవచ్చు కాబట్టి ఇది x లో చదవడానికి అభ్యర్థించబడింది ఇప్పుడు కొన్ని విషయాలు జరగవచ్చు కింది విషయాలు జరగవచ్చు ట్రాన్సాక్షన్ అయితే ట్రాన్సాక్షన్ T యొక్క టైమ్స్టాంప్ x యొక్క రైట్ టైమ్స్టాంప్ కంటే తక్కువగా ఉంటుంది అప్పుడు ముఖ్యంగా అర్థం ఏమిటంటే x యొక్క రైట్ టైమ్స్టాంప్ తప్పనిసరిగా ఒక ట్రాన్సాక్షన్ ఉందని చెబుతుంది x యొక్క రైట్ టైమ్స్టాంప్ అంటే ఏమిటి ఇది ట్రాన్సాక్షన్ యొక్క టైమ్స్టాంప్ మరియు అది x కి వ్రాయబడింది మరియు ఆ ట్రాన్సాక్షన్ ఎక్కువ ఈ ట్రాన్సాక్షన్ T టైమ్స్టాంప్ కంటే ఆ ట్రాన్సాక్షన్ యొక్క టైమ్స్టాంప్ ఎక్కువ అంటే ఈ రీడ్ కి ముందు ఆ రైట్ తప్పనిసరిగా జరిగి ఉండకూడదు కాబట్టి ఈ రీడ్ ఆలస్యంగా ఉంది మరియు ఎవరైనా వ్రాసారు తర్వాత వ్రాయవలసిన ఇతర ట్రాన్సాక్షన్ లు ఇప్పటికే వ్రాయబడ్డాయి మరియు ఇప్పుడు మాత్రమే ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన రీడ్ అభ్యర్థన వస్తుంది కాబట్టి ఇది సరైనది కాదు ఎందుకంటే ఇది ఇప్పుడు చదవబోతోంది టైమ్స్టాంప్ ద్వారా ఏమి వ్రాయబడింది x యొక్క wts కాబట్టి దీనిని మరింత విశదీకరించడానికి రైట్ టైమ్స్టాంప్ తప్పనిసరిగా వ్రాసిన ఇతర ట్రాన్సాక్షన్ ల టైమ్స్టాంప్గా భావించండి కాబట్టి ఈ T యొక్క టైమ్స్టాంప్ ట్రాన్సాక్షన్ వ్రాసిన ట్రాన్సాక్షన్ 1 యొక్క టైమ్స్టాంప్ కంటే తక్కువగా ఉంటుంది కనుక ఇది వ్రాయడానికి అవకాశం రాకముందే విలువను చదవాలి కాబట్టి ఇది చేయలేదు కనుక ఇది తప్పు కాబట్టి ఈ ఆపరేషన్ అనుమతించబడదు కాబట్టి అది చేసేది ఏమిటంటే ఈ అభ్యర్థన తిరస్కరించబడింది మరియు ఈ T లేదా వాటిలో ఏది రోల్ బ్యాక్ చేయాలి ఎందుకంటే వారు చేయాల్సిన క్రమంలో వారు దీన్ని చేయలేదు కాబట్టి T యొక్క పఠనం వ్రాయడానికి ముందు జరగాలి కానీ అది చేయలేదు కానీ ఇది జరుగుతుంది కాబట్టి ఇది సరైనది కాదు ఇది జరిగితే తప్పనిసరిగా ఇది మొత్తం పాయింట్ అప్పుడు ఇది సరైనది కాదు కనుక ఇది అనుమతించబడదు కాబట్టి ఈ అభ్యర్థన తిరస్కరించబడింది ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ అభ్యర్థన జరగదు మరొక వైపు ట్రాన్సాక్షన్ T యొక్క టైమ్స్టాంప్ x యొక్క రైట్ టైమ్స్టాంప్ కంటే ఎక్కువగా ఉంటే అది మరొక అని చెప్పండి అప్పుడు సమస్య లేదు ఎందుకంటే ts చదవడానికి ముందు ఈ x కి వ్రాయవలసి ఉంది ఎందుకంటే టైమ్స్టాంప్ T యొక్క టైమ్స్టాంప్ కంటే తక్కువగా ఉంటుంది మరియు అదే జరుగుతోంది కనుక ఇది మంచిది కాబట్టి ఇది కేవలం అభ్యర్థన మంజూరు చేయబడింది అభ్యర్థన మంజూరు చేయబడింది అంటే T x చదవడానికి అనుమతించబడింది అంటే x యొక్క రీడ్ టైమ్స్టాంప్ నవీకరించబడాలి కాబట్టి x యొక్క రీడ్ టైమ్స్టాంప్ దీనికి అప్డేట్ చేయబడింది ఇది అతిపెద్ద రీడ్ టైమ్స్టాంప్ ఇది ఇప్పటికే ఉన్నది లేదా T టైమ్స్టాంప్ T యొక్క టైమ్స్టాంప్ రీడ్ టైమ్స్టాంప్ కంటే ఎక్కువగా ఉంటుంది తర్వాత అది అప్డేట్ చేయబడుతుంది లేకపోతే అది పాత విషయంగానే ఉంటుంది కనుక ఇది విషయం ఇది చాలా ముఖ్యం ఇది మంజూరు చేయబడింది అది చదివే అభ్యర్థన చదివినప్పుడు ట్రాన్సాక్షన్ T చదవడానికి అభ్యర్థించినప్పుడు అదే జరుగుతుంది తదుపరి విషయం ఏమిటంటే ట్రాన్సాక్షన్ T వ్రాయడానికి అభ్యర్థించినప్పుడు ఇది మళ్లీ కేవలం ఒక అభ్యర్థన మాత్రమే x వ్రాయడానికి అభ్యర్థించండి మొదటి విషయం ఏమిటంటే ట్రాన్సాక్షన్ T యొక్క టైమ్స్టాంప్ x యొక్క రీడ్ టైమ్స్టాంప్ కంటే తక్కువగా ఉంటే ఇది కొంత టైమ్స్టాంప్ కి సమానమని అనుకుందా దీని అర్థం మునుపటి సందర్భంలో ఉన్న సమస్యనే మళ్లీ ఉందని అర్థం చేసుకోండి రీడ్ టైంస్టాంప్ ఇప్పటికే అది చదివి ఉండాలి ఇప్పుడు T రాసే అవకాశం కంటే ముందు దానిని చదవకూడదు ఎందుకంటే T నే ముందు టైంస్టాంప్ కంటే టైంస్టాంప్ T నే తక్కువ కాబట్టి x ద్వారా చదవడానికి ముందు T వ్రాయాలి కనుక ఇది మళ్లీ తప్పు దీనిని అనుమతించకూడదు కాబట్టి ఈ రైట్ అభ్యర్థన తిరస్కరించబడింది ఈ రైట్ తిరస్కరించబడింది మరియు అదే విషయం T లేదా లో వాటిలో ఒకటి వెనక్కి తిప్పబడింది అదే ఆలోచన ఎందుకంటే రీడ్ రైట్ వివాదం ఉంది మరియు అది సరైన ఆర్డర్లలో ముందుకు సాగలేదు కాబట్టి ఇది తిరస్కరించబడింది కాబట్టి ఇది త్రో చేయదు రెండవది టైమ్స్టాంప్ T అనేది x యొక్క రైట్ టైమ్స్టాంప్ కంటే తక్కువగా ఉంటే ఇది టైమ్స్టాంప్ అని చెప్పండి మళ్లీ సమస్య కంటే ముందు T వ్రాయబడాలి T టైమ్స్టాంప్ టైమ్స్టాంప్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి x కోసం T కి వ్రాయడం x కోసం వ్రాయడానికి ముందు జరగాలి కాబట్టి అదే విషయం ఈ రైట్ మళ్లీ తిరస్కరించబడుతుంది ఇవి వ్రాయడం వివాదం రాయడం మునుపటిది వ్రాయడం వివాదం కనుక ఇది మళ్లీ తిరస్కరించ బడుతుంది ఆపై అదే విషయం T లేదా రోల్ బ్యాక్ చేయబడుతుంది కాబట్టి ఇది తిరస్కరించబడింది మరియు ఈ ఆపరేషన్ ద్వారా ఇది జరిగింది చివరగా ట్రాన్సాక్షన్ T అనేది x మరియు ట్రాన్సాక్షన్ ల రీడ్ టైమ్స్టాంప్ కంటే ఎక్కువ అంటే టైమ్స్టాంప్ x యొక్క టైమ్స్టాంప్ కంటే ఎక్కువ కాబట్టి సమస్య లేదు అంటే ముందు చదవాల్సిన రీడ్ అంతా ముందుగానే పోయింది మరియు ఇంతకు ముందు వెళ్ళిన అన్ని రైట్ లు ముందుగానే పోయాయి కాబట్టి ఇది కేవలం అనుమతించబడింది రాయడం మంజూరు చేయబడింది మరియు మునుపటి కేసుమాదిరిగానే వ్రాయడానికి టైమ్స్టాంప్ ఇప్పుడు అప్డేట్ చేయవలసి ఉంటుంది కాబట్టి x యొక్క రైట్ టైమ్స్టాంప్ని అప్డేట్ చేయాలి కానీ ఇప్పుడు మీరు వ్రాయడానికి టైమ్స్టాంప్ను t కి అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ T కంటే ఎక్కువ ఏ ఇతర టైమ్స్టాంప్ అయినా సరే ఉండకూడదు కాబట్టి దీనిని T యొక్క రైట్ టైమ్స్టాంప్గా తీసుకోవచ్చు కనుక ఇది రెండు విషయాలు ఇవి రెండు ముఖ్యమైన భాగాలు ఒకవేళ T అభ్యర్ధన చదివినప్పుడు మరియు వ్రాసినట్లయితే అప్పుడు ఏమి జరుగుతుంది ఇది చాలా సరళంగా ఒక ట్రాన్సాక్షన్ తర్వాత వచ్చి ఉంటే అది సరైన క్రమంలో ఉంటుంది అప్పుడు అది మంజూరు చేయబడుతుంది లేకపోతే అది తిరస్కరించబడుతుంది ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు మనం సరైన దానిని గురించి కొంచెం అధికారికంగా వాదించాలి ఇది ఎందుకు సరైనది అవుతుంది టైమ్స్టాంప్ ఆర్డర్ ప్రోటోకాల్ యొక్క ఖచ్చితత్వాన్ని వాదించవచ్చు ఇది మొట్టమొదటిది ఇది సంఘర్షణ సీరియలైజబిలిటీకి హామీ ఇస్తుంది కనుక ఇది సంఘర్షణ హామీ ఇస్తుంది సీరియలైజబిలిటీ కి ఇది చూడటానికి చాలా కష్టం కాదు ఎందుకంటే ఇది ఏ విధమైన విరుద్ధమైన కార్యకలాపాలను అనుమతించదు అందువల్ల ప్రోటోకాల్ యొక్క మొత్తం ఆలోచన ఈ విషయాన్ని ఎందుకు తిరస్కరిస్తుంది ఎందుకంటే అది ఆ సంఘర్షణలను ఉల్లంఘిస్తుంది కనుక ఇది విషయం కాబట్టి ముఖ్యంగా ఆలోచన ఏమిటంటే విరుద్ధమైన ఆపరేషన్స్ సరైన టైమ్స్టాంప్ ఆర్డర్లో అమలు చేయబడతాయి అది కాకపోతే అది కనిపించినట్లయితే అది నాన్ లో అభ్యర్థించి నట్లయితే అది నాన్ టైమ్స్టాంప్లో కనిపిస్తే ఏమి ఆర్డర్ చేస్తుంది అప్పుడు ఇది తిరస్కరించబడింది దీనిని మొదటి విషయం అంటారు మరొక విషయం ఏమిటంటే నేను చెప్పినట్లు ఎటువంటి అడ్డంకులు ఉండవు ఎందుకంటే ముందుగా ప్రారంభించిన ట్రాన్సాక్షన్ కి ఎల్లప్పుడూ ప్రాధాన్యత లభిస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ చిన్న టైమ్స్టాంప్తో ఎల్లప్పుడూ ప్రాధాన్యతను పొందుతాయి కాబట్టి డెడ్లాక్ ఫ్రీ దీనిని డెడ్లాక్ ఫ్రీ అంటారు కాబట్టి స్టార్వేషన్ ఉండవచ్చు మరియు అది ఏమి జరుగుతుందో అదే పరిస్థితి టైమ్స్టాంప్ ఇతర ట్రాన్సాక్షన్ లు తక్కువ టైమ్స్టాంప్తో అవి వస్తూనే ఉంటాయి మరియు నిర్దిష్ట ట్రాన్సాక్షన్ మాత్రమే నిరవధికంగా వేచి ఉంటుంది ఇది ఎల్లప్పుడూ తిరస్కరించబడుతుంది తిరస్కరించబడుతుంది తిరస్కరించబడుతుంది మరియు మొదలైనవి మరియు ఇది స్టార్వేషన్ కి కారణం కాకపోవచ్చు కాబట్టి ఇది క్యాస్కేడ్లెస్ కాదు అంటే ముఖ్యంగా క్యాస్కేడింగ్ రోల్బ్యాక్లు జరగవచ్చు ఎందుకంటే నిర్దిష్ట లావాదేవీ నిలిపివేయబడు తుంది దానిపై ఆధారపడిన ఇతర ట్రాన్సాక్షన్ కూడా నిలిపివేయవచ్చు కాబట్టి అది కాస్కేడ్ లేనిది కాదు వాస్తవానికి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అది కూడా తిరిగి పొందలేము ఎందుకంటే ఇది నిర్దిష్ట టైమ్స్టాంప్ని అనుమతించింది ఇది ఒక నిర్దిష్ట ట్రాన్సాక్షన్ ని చదవడానికి లేదా వ్రాయడానికి ముందుకు సాగింది ఎందుకంటే ఇతర ట్రాన్సాక్షన్ ఇంకా రాలేదు మరియు ఆ ట్రాన్సాక్షన్ కేవలం ఉండవచ్చు కమిట్ లేదా అబార్ట్ చేయబడింది కనుక ఇది ఇప్పుడే కమిట్ అయ్యి ఉండవచ్చు మరియు అబార్ట్ చేయబడకపోవచ్చు కనుక దానిని తిరిగి పొందలేము ఎందుకంటే అది అప్పుడు చేయకూడదని తర్వాత మనం కనుగొన్నాము కానీ అప్పటికే అది ఉండే సమయానికి కట్టుబడి కాబట్టి ఇది చాలా ముఖ్యం కానీ దీనిని తిరిగి పొందలేము కాబట్టి ఇది ప్రతిష్టంభన లేనిది మరియు ఇది సంఘర్షణ సీరియలైజేబిలిటీకి హామీ ఇచ్చినప్పటికీ వాస్తవానికి ఇది ఇప్పటికీ స్టార్వేషన్ మరియు తిరిగి పొందలేని సమస్యలను కలిగి ఉంది అది కోలుకోక పోతే అది కూడా క్యాస్కేడింగ్ కాదు కాబట్టి రెండు దశల యొక్క ప్రోటోకాల్ లో మళ్లీ వ్యత్యాసం కొన్ని మార్పులు ఉన్నాయి ప్రాథమిక టైమ్స్టాంప్ ఆర్డరింగ్ ప్రోటోకాల్కు కొన్ని మార్పులు చేయవచ్చు ముందుగా మీరు అక్కడ కమిట్ డిపెండెన్సీ అనేదాన్ని ఉపయోగించవచ్చు కమిట్ భావన డిపెండెన్సీ ట్రాన్సాక్షన్ లను తిరిగి పొందగలిగేలా ట్రాన్సాక్షన్ లను నిర్ధారించడమే కమిట్ డిపెండెన్సీ అనుసరించేది నుండి చదివినట్లయితే అప్పటి కమిట్ డిపెండెన్సీ గా ఉంటుంది కాబట్టి మీద ఆధారపడటం అంటే ని చదువుతుంది దీని అర్థం ఏమిటంటే ఈ ఒక ఉత్పత్తి విలువ చదువుతుంది అప్పుడు డిపెండెన్సీ కమిట్ మీద అంటే కమిట్ చేస్తే తప్ప కమిట్ కాదు కమిట్ దాని కమిట్ ఉందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది దీనిని కమిట్ డిపెండెన్సీ అంటారు ఇది తప్పనిసరిగా నిర్ధారిస్తుంది కమిట్ కాకముందు కమిట్ అవ్వదు ఎందుకంటే అది ఆధారపడి ఉంది కాబట్టి కమిట్ ఐతే తప్ప అది కమిట్ కాదు కన్నా ముందు అది కమిట్ కాలేదు అది జరిగిన దానికి తప్పక తిరిగి పొందే వ్యవహారమే ఉండేలా అని ఎందుకంటే చదివి లేకపోతే తిరిగి పొందే ఆపై సమయం ద్వారా అబార్ట్ ఇప్పటికే కట్టుబడి ఉంది మరియు దాని ఒక తప్పు కమిట్ ఎందుకంటే అది చేయకూడని విలువను చదివింది ఈ విషయం అదే సరైనది ఇప్పుడు మరికొన్ని విషయాలు ఇప్పుడు ఈ వస్తువులను తిరిగి పొందగలిగేలా మరియు క్యాస్కేడ్లెస్గా చేయడానికి దీనిని తిరిగి పొందగలిగేలా మరియు క్యాస్కేడ్లెస్గా చేయడం ఈ విషయంపై కొంత సవరణ చేయవచ్చు ఈ రికవరీ మరియు క్యాస్కేడ్లెస్ చేయడానికి ఏమి చేయవచ్చు అన్ని రైట్స్ ప్రదర్శించేవారు చివరికి అన్ని వ్రాస్తూ ముగింపు స్వయంచాలకంగా నిర్వహించబడతాయి ఈ రైట్ స్వయంచాలకంగా వెళ్ళింది అంటే అర్థం అన్ని రైట్స్ గుండా వెళ్ళే ఉంది మళ్ళీ చివరికి లేదా ఎవరూ ద్వారా వెళ్ళింది మరియు అది చివరికి ఏమి చేయబడుతుంది కాబట్టి అన్ని రైట్ చేయబడతాయి తప్ప రైట్స్ చివరికి ఏమీ చేయబడవని చెప్పడంతో పూర్తి చేయబడతాయి కాబట్టి మొదట ఈ విషయాలన్నింటినీ చదవడం మరియు తర్వాత వ్రాయడం పూర్తయింది ఇప్పుడు ట్రాన్సాక్షన్ నిలిపివేసినట్లయితే ఇది చేయలేకపోతే ట్రాన్సాక్షన్ నిలిపివేస్తే అది కొత్త టైమ్స్టాంప్తో పునః ప్రారంభించబడుతుంది అది అధికపొందుతుంది టైమ్స్టాంప్ని మరియు ఆ తర్వాత కమిట్ డిపెండెన్సీలు మొదలైనవి టైమ్స్టాంప్కి కట్టుబడి ఉంటాయి ఎందుకంటే ఇది ఇప్పుడు అధిక టైమ్స్టాంప్తో ప్రారంభ మవుతుంది ఎందుకంటే ఇంతకు ముందు ప్రారంభమైన ట్రాన్సాక్షన్ ల అన్నింటికీ ప్రాధాన్యత లభిస్తుంది మరియు ఇది నిలిపివేయబడింది మరియు అది కేవలం అవుతుంది ఆ విధంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి కాబట్టి అది చేసే మరొక మార్గం ఏమిటంటే దాన్ని రైట్ చేయడానికి అనుమతించండి కనుక ట్రాన్సాక్షన్ నిలిపివేస్తే కొత్త టైమ్స్టాంప్తో పునఃప్రారంభించబడుతుంది ఇది కొత్త టైమ్స్టాంప్ అయితే ఈ రెండు ముఖ్యమైన విషయాలు లాక్ లను ఉపయోగించడం అయితేమొదటి స్థానంలో మీరు టైమ్స్టాంప్ ఆర్డర్ ప్రోటోకాల్ ఎందుకు అవసరం అనే ఫిలాసఫీ కి వ్యతిరేకంగా ఇది జరుగుతుందని చూడవచ్చు ఎందుకంటే ఇది లాక్ ఫ్రీగా ఉండాలి కాబట్టి దాన్ని తిరిగి పొందగలిగేలా చేయడానికి లాక్లను ఉపయోగించడం మరియు క్యాస్కేడ్ లేనిది తప్పనిసరిగా లాకింగ్ రకమైన ప్రోటోకాల్ని కలిగి ఉంటుంది కనుక ఇది చాలా సొగసైన పరిష్కారం కాదు మంచి పరిష్కారం ఆపై దాని యొక్క ఒక వెర్షన్ ఉంది దీనిని ఖచ్చితంగా టైమ్స్టాంప్ ఆర్డరింగ్ ప్రోటోకాల్ అని పిలుస్తారు కేవలం కఠినమైన 2 PL వంటి ప్రోటోకాల్ యొక్క ఖచ్చితమైన సంస్కరణ ఉంది తప్పనిసరిగా ఇది వేచి ఉంటుంది డేటా చదవడానికి లేదా రాయడానికి ముందు కట్టుబడి ఉండటానికి ఇది తప్పనిసరిగా ఏ విధమైన డేటా రీడ్ లేదా రైట్ వ్రాయదు కాబట్టి ఇది నిబద్ధత కలిగిన విషయాన్ని మాత్రమే చదువుతుంది అది ఖచ్చితంగా కఠినమైన షెడ్యూల్ల నిర్వచనాన్ని అనుకరిస్తుంది ఇది ఆ ట్రాన్సాక్షన్ ని చదివిన లేదా వ్రాసిన ఒక నిర్దిష్ట డేటాను మాత్రమే చదవగలదు లేదా రాయగలదు అంటే అది సరియైనది మరియు అది మాత్రమే చదివి వ్రాస్తుంది కాబట్టి ఇదంతా సీరియల్ కాబట్టి అంటే ఇది టైమ్స్టాంప్ ఆర్డర్ ప్రోటోకాల్ గురించి ఒక అదనపు విషయం థామస్ రైట్ రూల్ అని పిలవబడే ఉంది థామస్ యొక్క వ్రాత నియమం దానిని మరింత సమకాలీకరించడం ప్రాథమిక టైమ్స్టాంప్ ప్రోటోకాల్ అనుమతించని మరికొన్ని షెడ్యూల్లను అనుమతించడం సంఘర్షణ సీరియలైజేబిలిటీ కోసం మేము ఏమి చేశామో గుర్తుంచుకోండి సీరియల్ని చూడండి మేము బ్లైండ్ రైట్స్ గురించి పట్టించుకోలేదు కాబట్టి బ్లైండ్ రైట్స్ ఇక్కడ అదే పనిగా కాలం చెల్లినది వ్రాయబడుతుంది కాబట్టి ఇది తప్పనిసరిగా బ్లైండ్ గా వ్రాయబడదు కానీ పాతది వ్రాయబడుతుంది పాతది వ్రాయబడింది వాడుకలో లేని వ్రాత ఉంటే అది విస్మరించబడుతుంది కాబట్టి వాడుకలో లేని వ్రాయడాన్ని విస్మరించడం అంటే ఏమిటి కింది విషయం గుర్తుంచుకోండి ఏమిటంటే రైట్ కేసులో ఏమి జరుగుతుందో వ్రాయాలనుకునే ట్రాన్సాక్షన్ కి ఇది చదివిన టైమ్స్టాంప్ కంటే తక్కువ టైమ్స్టాంప్ ఉంటుంది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అనుకుందాం అప్పుడు ప్రాథమిక టైమ్స్టాంప్ ఆర్డర్ ప్రోటోకాల్లో ఇది తిరస్కరించబడింది ఎందుకంటే ఇది తప్పనిసరిగా రైట్స్ క్రమంలో రాలేదు ఈ సందర్భంలో థామస్ రైట్ నియమంలో ఇది అనుమతించబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే T ఒక వాడుకలో లేని విలువను ఎందుకు పాత విలువని వ్రాయడానికి ప్రయత్నించడానికి కారణం అది రాయడానికి ప్రయత్నిస్తోంది దీనిని ఎందుకు వాడుకలో లేని విలువ అని పిలుస్తారు ఎందుకంటే ఏమి జరుగుతుందో మీరు చూస్తారు T నిజానికి x విలువను వ్రాసి ఉంటుందని అనుకుందాం ఇప్పుడు T తర్వాత వచ్చే మరొక ట్రాన్సాక్షన్ రెండు ఎందుకంటే దాని టైమ్స్టాంప్ ఎక్కువ మరియు x అని వ్రాయబడుతుంది కాబట్టి వ్రాయడం ద్వారా T ద్వారా వ్రాయడం ద్వారా భర్తీ చేయబడుతుంది కాబట్టి ఇది ఎలాగైనా వాడుకలో ఉంది అందుకే ఇది వాడుకలో లేదు మరియు వాడుకలో లేనట్లయితే అది సమస్య లేని వ్రాతకాదు కాబట్టి మీరు కేవలం ఇగ్నోర్ చేయండి మీరు ఇగ్నోర్ చేయండి వాడుకలో లేని వ్రాత ఉందని మరియు అది వ్రాయబడలేదని కాబట్టి మీరు కేవలం వాడుకలో లేని వ్రాయడాన్ని కోల్పోతారు ఎందుకంటే అది ఎలాగైనా వాడుకలో ఉంది కనుక ఇది అనుమతించబడుతుంది మరియు ఆ తర్వాత ఆ ప్రోటోకాల్ ఇప్పుడే వెళుతుంది కాబట్టి దీని అర్థం తప్పనిసరిగా రైట్ నియమం యొక్క మూడు షరతులకు బదులుగా వాటిలో రెండు ఉత్తీర్ణత సాధించలేదు మరియు ఒకటి ఉత్తీర్ణత సాధించాయి ఎందుకంటే ఈ రైట్ వాడుకలో లేనిది మరియు వాడుకలో లేని రైట్ విస్మరించబడుతుంది కాబట్టి ఇది సమన్వయాన్ని పెంచుతుంది ఇది దీని యొక్క సమన్వయాన్ని పెంచుతుంది ఎందుకంటే ఇది మరికొన్ని రైట్ ల ద్వారా వెళ్లడానికి అనుమతిస్తుంది ఇది మరికొన్ని అనుమతిస్తుంది ఇది ట్రాన్సాక్షన్ లను విజయవంతంగా పూర్తి చేయడానికి మరియు కట్టుబడి చేయడానికి సమన్వయాన్ని పెంచుతుంది మరియు ఇది పునరుద్ధరణను కూడా పెంచుతుంది ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఇదే ట్రాన్సాక్షన్ నిలిపివేయబడదు అది కొనసాగవచ్చు కాబట్టి ఇది రికవరబిలిటీని పెంచుతూ ఉండవచ్చు దీనిపై గమనికగా చెప్పవచ్చు కాబట్టి ఇది నిర్దిష్ట వీక్షణ సీరియలైజ్ చేయగల విషయాలను అనుమతిస్తుంది అనుమతించబడని నిర్దిష్ట వీక్షణ సీరియల్ని ఇది ప్రాథమిక వీక్షణల ద్వారా అనుమతించ గలదు ఎందుకంటే ఇది తప్పనిసరిగా వాడుకలో లేని నియమం వాడుకలో ఉంది రాయడం తప్పనిసరిగా సంఘర్షణ మధ్య వ్యత్యాసం మరియు సీరియల్ విషయాలను వీక్షించండి దీన్ని హైలైట్ చేసే చిన్న ఉదాహరణ ఇక్కడ ఉంది ఈ అనుకుందాం మరియు ఇప్పుడు మీరు చూడండి ఈ వాడుకలో లేని రైట్ మరియు ఈ థామస్ యొక్క రైట్ రూల్ లో అనుమతి ఉంటుంది కానీ లేకపోతే ఈ ప్రోటోకాల్ ద్వారా అది ఇది టైమ్స్టాంప్ ఆర్డర్ ప్రోటోకాల్ల ముగింపు